చివరి ఉపన్యాసంలో ఈ మాడ్యూల్ లో వివిధ రకాలు లేదా పద్దతులు ఏమిటి అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి మరియు ఆ తరువాత అక్కడ ఉన్న కొన్ని విభిన్నమైన పద్ధతుల గురించి మీకు కొంచెం ఎక్కువ వివరన ఇవ్వబోతున్నాను ఇందులో నేను మీకు మెషిన్ లెర్నింగ్ తో బయట ఉన్న వాటిని మీకు బహిర్గతంచేయడమే కాబట్టి ఈ కోర్సు యొక్క ముక్య ఉద్దేశ్యం నిజంగా మెషిన్ లెర్నింగ్ పై లోతైన అవగాహన పొందడానికి మరియు లోతైన అభ్యాసం AI మరియు మొదలైన వాటితో సహా యంత్ర అభ్యాసానికి భిన్నమైన పద్దతులను సూచించవచ్చు కాబట్టి ఈ కోర్సు మరియు మొదలైన వాటిలో ఉన్న విస్తృత పద్ధతులు ఏమిటి కాబట్టి మొదట మెషిన్ లెర్నింగ్ యొక్క ప్రాథమిక విషయాల ఆలోచనలను పొందడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఈ యంత్రం ఏమి నేర్చుకుంటుంది మనమందరం ఈ రోజుల్లో మెషిన్ లెర్నింగ్ యొక్క ఉపసమితి కాబట్టి ఆర్టిఫిశియల్ ఇంటెలిజన్స్ సహాయంతో వివిధ గణన పరికరాల సహాయంతో మేధస్సు యొక్క కృత్రిమ దృష్టాంతాన్ని ఎలా సృష్టించాలి అనే దాని గురించి మాట్లాడుతుంది కాబట్టి మనము ఆర్టిఫిశియల్ ఇంటెలిజన్స్ చేయబడిన వాటి ఆధారంగా చర్యలను చేయకుండా గత అనుభవం ఆధారంగా వేర్వేరు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకల్పిస్తుంది

డేటా యంత్ర అభ్యాస పద్ధతులు మరియు మొదలైనవి ఉపయోగిస్తుంది కాబట్టి డేటా యొక్క మొత్తం స్థానం ఇది కాబట్టి మెషిన్ లెర్నింగ్ వెనుక ఉన్న మొత్తం ఆలోచన ఇది కాబట్టి మెషిన్ లెర్నింగ్ సమితి యొక్క రకమైన అవసరం ఉంటుంది ఇది అన్నిటినిగురించి తెలుసుసకుంటుంధి కాబట్టి ఇది మెషిన్ లెర్నింగ్ యొక్క విభిన్న పరిశోధనా ఇతివృత్తాలపై పనిచేస్తున్న వ్యక్తులు వారు ఈ విభిన్న రకాల ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మనం ముందుకు సాగి మెషిన్ లెర్నింగ్ గురించి కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మెషిన్ లెర్నింగ్ లకు శిక్షణ ఇస్తాయి మరియు కొన్ని నమూనాలను సృష్టిస్తాయి మరియు కొన్ని నమూనాలను సృష్టిస్తుంది మరియు ఆ నమూనాలు ముఖ్యమైనవి కాబట్టి ఇవి తెలిసిన డేటా అంచనాల కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి మెషిన్ లెర్నింగ్ లో ఈ అంచనా ఎలా ఉంటుందో ప్రాథమికంగా చెప్పవచ్చు కాబట్టి వేర్వేరు యంత్ర అభ్యాస అల్గారిథమ్ లు ఉన్నాయి

కాబట్టి అన్సుపర్వయెజ్డ్ లెర్నింగ్ ను సారూప్య సమూహాలుగా వర్గీకరించడానికి మీకు సహాయపడుతుంది కాబట్టి డేటా యొక్క అంతర్గత నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి క్లస్టరింగ్ లో ఇది జరగదు ఆల్గోరిథమ్స్ పాయింట్లు బహుళ క్లస్టర్లకు చెందినవి కావచ్చు కాబట్టి ఈ రెండు ప్రధాన పద్ధతులు ఇప్పుడు ఈ K మీన్స్ పనిచేస్తుంది కాబట్టి K మీన్స్ ప్రాథమిక మార్గం ఏమిటంటే మీకు కొన్ని పాయింట్లు ఉన్నాయని మరియు మీరు ఈ విభిన్న పాయింట్లను వర్గీకరించాలనుకుంటున్నారని మాకు తెలియజేయాలని మీరు కోరుకుంటారు కాబట్టి మరియు ఇది మీ X అని మరియు ఇది మీ Y అని చెప్పండి కాబట్టి K ఏదైనా పూర్ణాంకాన్ని సూచిస్తుంది కాబట్టి మనము 2 మీన్స్ ను పాయింట్లను ఎన్నుకోండి మరియు మీరు ముందుకు సాగండి కాబట్టి మనం ఏమి చేస్తాము 1 2 3 4 మొదలైనవి 5 6 ఏమైనా మరియు మనము ఈ పాయింట్ల యొక్క సామీప్యాన్ని ఈ యాంకర్లతో కొలుస్తాము ఈ యాంకర్లు విత్తనాలలాంటివి కాబట్టి మనము ఈ విత్తనాలు లేదా యాంకర్ల కు లేదా విత్తనానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి మనం చేసేది ఏమిటంటే తరువాతి పాస్ లో మనకు ఇలా ఉంటుంది మరియు ఇది ఇలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఏమి జరిగిందంటే కేంద్రకంకు సామీప్యత ఆధారంగా రెండు సమూహాలు ఏర్పడతాయి కాబట్టి రెండు వేర్వేరు సమూహాలు ఏర్పడతాయి అప్పుడు మీరు ఇక్కడ మరోసారి దీన్ని చేయాల్సిన తదుపరి దశ మరోసారి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు ఈ పాయింట్లు ఉన్నాయి మనము మళ్ళీ ఇలాంటి కేంద్రకంను ఎంచుకుంటాము మనము చేసిన పనిని మనము సరిగ్గా చేస్తాము మరియు దీని ద్వారా మంచి కేంద్రకం లభిస్తుంది కాబట్టి మనము పునరుద్ధరించిన క్లస్టర్ పాయింట్లను తిరిగి కేటాయిస్తాము మరియు మనము వీటిని పొందుతాముక్రాస్ వాటిని కాబట్టి మనము ఐదు పాయింట్లతో ప్రారంభించాము కాబట్టి మనకు ఇంకొకటి ఉండాలి మరియు అదే ఇక్కడకు వెళ్తుంది మనము క్లస్టర్ అమలునుఆపివేస్తుంది కాబట్టి ఇధి ప్రాథమికంగా ఈ K మీన్స్ విధానాన్ని కలిగి ఉంటారు మరియు అదే బిందువు FCM లోని బహుళ సమూహాలకు చెందినది ఇక్కడ కాకుండా మీకు ఖచ్చితమైన విభిన్న సమూహాలు ఉన్నాయి వీటికి ఒక బిందువు చెందినది కాబట్టి మనము ముందుకు వెళ్తాము కాబట్టి ఇది ఈ K మీన్స్ తో పోలిస్తే FCM చాలా వేగంగా ఉంటుంది కాబట్టి తదుపరి పర్యవేక్షించబడే అభ్యాస అల్గారిథమ్ సమితి ఆధారంగా చేయాలి కాబట్టి సుపర్వయెజ్డ్ లెర్నింగ్ కాబట్టి ఈ రిగ్రెషన్ బిందువుల సమితిని ఇచ్చినట్లు మీకు తెలుసు తద్వారా ఇది ఉత్తమంగా సరిపోతుంది కాబట్టి ఇది సరళ రిగ్రెషన్ కోసం మీకు ఈ రకమైన ఉత్తమమైనధి సరిపోతుంది డెసిషన్ ట్రీస్ ఇలా ఉంటుంది కాబట్టి డెసిషన్ ట్రీ కూడా చాలా ప్రాచుర్యం పొందిన పర్యవేక్షించబడే అభ్యాస పద్ధతి మూడవ వర్గం రీఇనెఫొరుస్మెంట్ కలిగి ఉండబోతున్నాం కాబట్టి సాధారణంగా జరగబోఎధి ప్రతినిధి పర్యావరణంతో సంభాషించడం ద్వారా నేర్చుకోవాలి కాబట్టి పర్యావరణ ప్రతినిధితో సంభాషించడం ద్వారా ప్రతినిధి ప్రాథమికంగా నేర్చుకుంటాడు అది తీసుకోవలసిన ఉత్తమ చర్య ఏమిటో తెలియదు కాబట్టి ప్రతినిధి మొదట చర్య తీసుకుంటాడు మరియు ఈ ప్రత్యేకమైన చర్య ఆధారంగా ఈ వాతావరణం ప్రాథమికంగా బహుమతి ఇవ్వబోతోంది లేదా ఎంచుకున్న చర్యకు ఈ ప్రత్యేక ప్రతినిధికి జరిమానా విధించబోతోంది కాబట్టి రివార్డ్ పెనాల్టీ రకమైన యంత్రాంగం పర్యావరణం నుండి ప్రతినిధికి ఒక అభిప్రాయం తిరిగి ప్రవహిస్తుంది మరియు స్థితి లో మార్పు గురించి సమాచారం కూడా ప్రతినిధికి తిరిగి ఇవ్వబడుతుంది కాబట్టి రివార్డ్ పెనాల్టీ విలువ మరియు స్థితి సమాచారం ఆధారంగా ఆ సమాచారంతో ప్రతినిధి దాని తదుపరి ఎంపిక చేస్తుంది మరియు ఇది చాలా ముఖ్యం కాబట్టి మనకు ఇక్కడ లూప్ అభ్యాసం లేదు కాబట్టి కొన్నిసార్లు ప్రజలు చేసే పొరపాటు ఇది కాబట్టి మీరు రివార్డ్ పెనాల్టీ మరియు స్థితి సమాచారం ఆధారంగా తదుపరి చర్యను ఎంచుకోవాలి కాబట్టి మీరు ఒక రకమైన మరమనిషి లేదా మానవుడిని కలిగి ఉండటం ఇలాంటిదే కాబట్టి మనుషుల మాదిరిగానే మనం పరస్పర చర్యల ద్వారా నేర్చుకుంటాము ఒక మరమనిషి కూడా అదే మరమనిషిని చేయగలదు దాని ద్వారా పరస్పర చర్యలు పరిశీలనలు పర్యావరణం నుండి వచ్చే అభిప్రాయం మరియు మొదలైనవి ఏమిటో తెలుస్తుంది కాబట్టి ప్రాథమికంగా మరమనిషి పర్యావరణ మరమనిషితో పరిశీలనల ద్వారా ఇది అగ్ని ఇదినీరు అని తెలుస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఆచరణలో ఈ రీఇనెఫొరుస్మెంట్ అభ్యాసం ఇలా పని చేస్తుంది కాబట్టి రీఇనెఫొరుస్మెంట్ అవసరం లేదు రీఇనెఫొరుస్మెంట్ మధ్య వ్యత్యాసం అది కాబట్టి ప్రాథమికంగా రీఇనెఫొరుస్మెంట్ అభ్యాసంలో మీకు సారూప్యతను ఇస్తాను ఏమి జరుగుతుందో మీ వద్ద ఒక యంత్రం ఉంది మీకు యంత్రం ఉంది మరియు మీకు ఈ వాతావరణం ఉంది ఈ వాతావరణం మనం గురువులా ఉండాలని అనుకోవచ్చు అయితే ఈ యంత్రం మనం విద్యార్థిలా ఉండాలని అనుకోవచ్చు కాబట్టి ప్రాథమికంగా ఇది విద్యార్థికి మరియు ఉపాధ్యాయునికి మధ్య ఒక అభ్యాస విధానం మొదట్లో విద్యార్థికి ఏమీ తెలియదు ఉపాధ్యాయుడికి తెలుసు కాబట్టి ప్రాథమికంగా ఆ జ్ఞానాన్ని విద్యార్థికి బదిలీ చేయవలసి ఉంటుంది కాని విద్యార్థికి ఆ జ్ఞానం అలాంటిదే రాదు విద్యార్థి ప్రశ్నలు అడగాలి ఉపాధ్యాయుడు ఒక నిర్దిష్ట మార్కులు లేదా పెనాల్టీ విలువతో అవును లేదా కాదు అని చెప్తాడు మరియు దాని ఆధారంగా విద్యార్థి వేర్వేరు ఎంపికలు చేస్తూనే ఉంటాడు విద్యార్థి ఒక చర్య తీసుకుంటాడు ఉపాధ్యాయుడు ఒక రంగును చూపిస్తాడు మరియు ఉపాధ్యాయుడు అడుగుతాడు ఇది తెల్లగా ఉంటుందా అని అది ప్రాథమికంగా తెలుపు నలుపు కాదా లేదా ఏమిటో తెలియదు కాని అది నిర్దిష్ట సంభావ్యతతో బూడిదరంగు అని చెబుతుంది కాబట్టి ఇది ఒక చర్యను ఎన్నుకుంటుంది మరియు ఉపాధ్యాయుడు ప్రాథమికంగా అప్పుడు ఉపాధ్యాయుడికి తెలుసు అది బూడిదరంగు కాదని కానీ అది తెల్లగా ఉంటుంది అప్పుడు ఉపాధ్యాయుడు ప్రాథమికంగా విద్యార్థికి జరిమానా విధించే అవకాశం ఉంటుంది మరియు దాని ఆధారంగా విద్యార్థి మళ్ళీ ఎంపిక చేయబోతున్నాడు ఆపై ఉపాధ్యాయుడితో సంభాషించడం ద్వారా క్రమంగా సరైన విలువ వైపు కలుస్తాడు దీనిని Q లెర్నింగ్ అభ్యాస విధానం ఉంది ఇది Q లెర్నింగ్ అభ్యాసం మరియు ఇది ఎలా పనిచేస్తుంది కాబట్టి IIoT కొరకు వేర్వేరు యంత్ర అభ్యాస పద్ధతులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రయోజనాలను పొందటానికి మెషిన్ లెర్నింగ్ తో IIoT ని ఉపయోగిస్తాయి కాబట్టి వైద్య స్థలంలో ఉన్న Pfizer అనే సంస్థ ఆరోగ్య సంరక్షణ డొమైన్ కూడా ఉపయోగించబడుతుంది ఫైనాన్స్ లో మోసాలను గుర్తించడం కోసం మరియు ఎంపిక చేసిన ఖాతాదారులను లక్ష్యంగా చేసుకోవడం కోసం IIoT ను యంత్ర అభ్యాస పద్ధతులతో ఉపయోగించుకోవచ్చు చిల్లర వ్యాపారము ఉత్పత్తి సిఫారసు కోసం ఏదైనా సిఫారసు ప్రాథమికంగా ఈ సిఫారసు సిఫారసు వ్యవస్థలు మొదలైనవి మెషిన్ లెర్నింగ్ పై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి కాబట్టి చిల్లర వ్యాపార రంగంలో ఉత్పత్తి సిఫార్సు కోసం లేదా ఖాతాదారు సేవలను మెరుగుపరచడానికి యంత్ర అభ్యాస పద్ధతులను కూడాఉపయోగించవచ్చు ప్రయాణ రంగంలో కూడా క్రియాశీలక ధర నిర్నయం కోసం మెషిన్ లెర్నింగ్ తో కలిపి యాత్ర సలహాదారుగా IIoT పనిచేయడానికి సెంటిమెంట్ విశ్లేషణను ఉపయోగించవచ్చు సాంఘిక ప్రసార మాధ్యమం కోసం ఫేస్బుక్ వివిధ ముఖాలను ట్యాగ్ చేయడానికి కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ను ఉపయోగిస్తుంది మరియు మనలో చాలామంది ఇప్పటికే అనుభవించినది ఇదే కాబట్టి తెర వెనుక ఫేస్బుక్ ఈ ట్యాగింగ్ను చాలావరకు చేస్తుందని మనం చూస్తాము కాని ఇది ANN కృత్రిమ నాడీ నెట్వర్క్ ఆధారంగా రూపొందించబడింది ఇది ఒక ప్రసిద్ధ యంత్ర అభ్యాస పద్ధతి లింక్డ్ఇన్ ఉద్యోగాలను సూచించడానికి యంత్ర అభ్యాస పద్ధతిని ఉపయోగిస్తుంది థింగ్ వర్క్స్ వేదిక సంక్లిష్ట విశ్లేషణాత్మక ప్రక్రియలను నిర్వహించడం నిజ సమయ అవగాహనను అందించడం పరిస్థితి పర్యవేక్షణ సామర్థ్యాన్ని అందిస్తుంది వివిధ యంత్ర అభ్యాస పద్ధతుల సహాయంతో ఊహాజనిత విశ్లేషణలు మరియు సిఫార్సుల సామర్థ్యాన్ని అందిస్తుంది మరొక సంస్థ టౌమెటిస్ ను పొందు నట్లు చేయడానికి మరియు క్రమరాహిత్యాలను అంచనా వేయడానికి సహాయపడతాయి కాబట్టి మెషిన్ లెర్నింగ్ అభ్యాసం మరియు విభిన్న విభిన్న ఇతర యంత్ర అభ్యాస పద్ధతులు కూడా ఉన్నాయి కాబట్టి మెషిన్ లెర్నింగ్ లు మరియు పద్దతులను తెలుసుకోవటానికి మీకు నిజమైన ఉత్సుకత మరియు ఉత్సుకత లేకపోతే సమాచారం మీకు సరిపోతుంది మరియు మీకు ఎక్కువ ఆసక్తి ఉంటే విభిన్న సాహిత్యం మరియు ముఖ్యంగా యంత్ర అభ్యాస పుస్తకాల ద్వారా తెలుసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తాను దీనితో మనము IIoT కోసం యంత్ర అభ్యాస పరిచయంపై ఉపన్యాసం యొక్క మొదటి భాగం ముగింపుకు వచ్చాము ధన్యవాదాలు